డేటా సైన్స్ ఫర్ ఇంజనీర్స్ కోర్సులో ఆర్ మాడ్యూల్ యొక్క మూడవ ఉపన్యాసానికి స్వాగతం ఈ ఉపన్యాసంలో లో ఆర్ R లో వేరియబుల్స్ పేరు పెట్టడానికి నియమాలను చూడబోతున్నాము మరియు ఆర్ R లో లభించే ప్రాథమిక డేటా రకాలు ఏమిటి మరియు మనము 2 ప్రాథమిక ఆర్ R ఆబ్జెక్ట్స్ ను కూడా వివరంగా చూడబోతున్నాము అవి వెక్టార్స్ మరియు జాబితాలు మొదట ఆర్ R లో వేరియబుల్స్ పేరు పెట్టడానికి నియమాలు చూద్దాము మొదట ఆర్ R లో వేరియబుల్స్ పేరు పెట్టడానికి నియమాలు చూద్దాము ఆర్ R లోని వేరియబుల్ పేరు అండర్ స్కోర్ మరియు పిరియడ్ మినహా ఆల్ఫా న్యూమరిక్ అక్షరాలు వేరియబుల్ పేర్లలో ఉపయోగించగల ప్రత్యేక అక్షరాలు వేరియబుల్ పేరు ఎల్లప్పుడు వర్ణమాల తో ప్రారంభించబడాలి మరియు వేరియబుల్ పేర్లలో అండర్ స్కోర్ పీరియడ్ మినహా ఇతర అక్షరాలు అనుమతించబడవు ఆర్ R లో ఉపయోగించగల సరైన వేరియబుల్ పేర్ల కొరకు కొన్ని ఉదాహరణ లు చూపిస్తుంది మొదటిది b27 వేరియబుల్ b2 కు 7 విలువ ను ఇస్తూ కేటాయిస్తుంది ఇది చెల్లు బాటు అయ్యే వేరియబుల్ పేరు ఎందుకంటే ఇది వర్ణమాల తో ప్రారంభం అయింది మరియు దీనికి ఆల్ఫా న్యూమరిక్ అక్షరాలు మాత్రమే ఉన్నాయి అదేవిధంగా రెండవ వేరియబుల్ మనోజ్ జిడిపిఎల్ శాస్త్రవేత్త Manoj GDPLscientist ఇది కూడా చెల్లు బాటు అయ్యే వేరియబుల్ పేరు ఎందుకంటే దీనికి ప్రత్యేక అక్షరం ఉంది అయితే అది అండర్ స్కోర్ ఇది వేరియబుల్ పేర్లకు ప్రత్యేక అక్షరాన్ని అనుమతించింది ఇప్పుడు వేరియబుల్ పేరు 2b7 ను సరి చేయని కొన్ని ఉదాహరణ లు చూద్దాం ఇది లోపం ఇస్తుంది ఎందుకంటే ఆ వేరియబుల్ పేరు సంఖ్య అక్షరం తో ప్రారంభమైంది ఇది ఆర్ లోని వేరియబుల్స్ పేర్లకు నియమాలను పాటించలేదు ఆర్ R లో కొన్ని ముందే నిర్వహించిన స్థిరాంకాలు ఉన్నాయి అవి పై అక్షరాలు చిన్న అక్షరం a నుండి z వరకు మరియు పెద్ద అక్షరాలు A నుండి Z వరకు మరియు సంవత్సరం లో నెలలు నెల డాట్ పేరు ద్వారా పూర్తి నెల పేరును కలిగి ఉండవచ్చు మరియు నెల డాట్ సంక్షిప్తీకరణ టైప్ చేయడం ద్వారా మీరు నెల పేర్లను సంక్షిప్తీకరణ చేయవచ్చు ఇప్పుడు ఆర్ లో లభించే డేటా రకాలను చూద్దాం క్రింది పట్టిక లో ఆర్ R యొక్క ప్రాథమిక డేటా రకాలు ఉన్నాయి మరియు ఈ పట్టిక డేటా రకా న్ని మరియు ప్రతి డేటా రకం తీసుకో గల విలు వలను చూపుతుంది కాబట్టి ఆర్ లో తార్కిక డేటా రకాలు ఉన్నాయి ఇవి నిజమైన విలువ లేదా తప్పుడు విలువ ను తీసుకుంటాయి ఇది పూర్ణాంక డేటా రకాలను మద్దతిస్తుంది ఇది అన్ని పూర్ణాంకా ల సమితి మరియు అన్ని వాస్తవ సంఖ్యల సమితి మేము సంక్లిష్ట చరరాశులను కూడా నిర్వచించ గలము ఆర్ R అన్ని సంక్లిష్ట సంఖ్య ల సమితి కి మద్దతు ఇస్తుంది అలాగే మీ వద్ద ఉన్న అక్షర డేటా రకాన్ని మేము కలిగి ఉండవచ్చు అక్షరాల యొక్క ప్రాథమిక డేటా రకాల విండో క్రింద ఉన్న అక్షరాలు మరియు ప్రత్యేక అక్షరాలు డేటా రకాలనుఉపయోగించి అనేక పనులు చేయవచ్చు క్రింది పట్టిక మీకు విధి నిర్వహణ కు మరియు విధిని చేయడానికి సింటాక్స్ ఇస్తుంది ఉదాహరణకు ఆబ్జెక్ట్ యొక్క డేటా రకాన్ని కనుగొనడం మొదటి పని ఆబ్జెక్ట్ యొక్క డేటా రకం కనుగొనడానికి మీరు ఫంక్షన్ రకాన్ని ఉపయోగించాలి ఆబ్జెక్ట్ యొక్క డేటా రకాన్ని కనుగొనడానికి మీరు ఫంక్షన్ కు ఆబ్జెక్ట్ ను ఆర్గ్యుమెం ట్ గా పాస్ చేయడానికి సింటాక్స్ ఉపయోగించాలి రెండవ పని ఏమిటంటే ఆబ్జెక్ట్ నిర్దిష్ట డేటా రకానికి చెందిన దా లేదా అని ధృవీకరించడం అలా చేయడానికి మీరు ఉపసర్గ చేయవలసి ఉంటుంది డేటా రకానికి ముందు డాట్ పెట్టవలసి ఉంటుంది దాని యొక్క వాక్యనిర్మాణంమీరు ధ్రువీకరించాల్సిన ఆబ్జెక్ట్ యొక్క డాట్ డేటా రకం ఉదాహరణకు మీకు వేరియబుల్ a ఉంటే అది ఇది పూర్ణంకంగా నిర్వచించబడింది మరియు మీరు డాట్ పూర్ణాంకం అనే ఆదేశాన్ని ఉపయోగిస్తే అది నిజం అని చూపిస్తుంది వేరియబుల్ a పూర్ణాంకం గా నిర్వచించ లే నప్పుడు అది తప్పు అని చూపిస్తుంది మరియు మూడవ పని ఆసక్తికరమైన పని ఇక్కడ మీరు డేటా రకానికి ముందు డాట్ ఉపయోగించాల్సిన ఆదేశాన్ని నిర్వచించడానికి ఒక ఆబ్జెక్ట్ యొక్క డేటా రకాన్ని మరొక ఆబ్జెక్ట్ గా మార్చవచ్చు అలా చేయటానికి వాక్యనిర్మాణం మీరు కష్టపడి ప్రోత్సహించిన ఆబ్జెక్ట్ యొక్క డాట్ డేటా రకం అది సాధ్యం కాదని గమనించండి మరియు అలా ప్రయత్నించినది తిరిగి శూన్య విలువను ఇస్తుంది దిగువన ఉన్న విధంగా దీన్ని చేయడానికి నమునా సంకేతాలు ఉన్నాయి మొదటిది ఒక రకం కాబట్టి 1 సంఖ్య వేరియబుల్ కాబట్టి మీరు రకం అని చెబితే మీకు రెట్టింపు లభిస్తుందిఅది సంఖ్య వేరియబుల్ మరియు మీరు స్ట్రింగ్ రకం అని చెబితే అది 22 1 2001 ముద్రించబడుతుంది అది క్యారెక్టర్ వేరియబుల్ మీరు ఈ ఆదేశాన్ని డాట్ క్యారెక్టర్ అని ఉపయోగించవచ్చు అప్పుడు ఫలితము నిజం ఎందుకంటే మీరు దీనిని క్యారెక్టర్ వేరియబుల్ గా నిర్వచించారు తర్వాతి ఉదాహరణ ఇక్కడ మీరు చేయబోయేది ఏమిటంటే తేదీ 22 11 2001 గా ముందే నిర్వచించబడిన క్యారెక్టర్ వేరియబుల్ నేను కష్టపడి ప్రోత్సహిస్తున్నాను మరియు తేదీ క్యారెక్టర్ వేరియబుల్ అవునా కాదా అని మీరు తనిఖీ చేస్తున్నారు ఫలితం తప్పు ఎందుకంటే ఈ క్యారెక్టర్ వేరియబుల్ ను తేదీ గా రాసినప్పుడు అది సంఖ్య వేరియబుల్ అవుతుంది క్యారెక్టర్ వేరియబుల్ అవునా కాదా అని మీరు అడగాలి అనుకున్నప్పుడు ఫలితం తప్పు అవుతుంది మీరు డాట్ కాంప్లెక్స్ ఉపయోగించడం ద్వారా సంఖ్య వేరియబుల్ ను కూడా కాంప్లెక్స్ లేదా సంక్లిష్ట వేరియబుల్ గా మార్చవచ్చు కాబట్టి ఉదాహరణకు మనకు డాట్ కాంప్లెక్స్ 2 ఉంది ఈ సంఖ్య వేరియబుల్ 2 ను కాంప్లెక్స్ వేరియబుల్ 20i గా మారుస్తుంది ఇప్పుడు ఈ ఆదేశాన్ని ఉపయోగించి ఒక అక్షరాన్ని సంఖ్య వేరియబుల్ గా రాయడానికి ప్రయత్నిద్దాం వీటిలో డాట్ న్యూమరిక్ ఆదేశము మనకు అందుబాటులో లేదు దీని అర్థం మనము క్యారెక్టర్ ను న్యూమరిక్ వేరియబుల్ గా మార్చడం సాధ్యం కాదు మనకు ఆర్ R యొక్క అనేక ప్రాథమిక ఆబ్జెక్ట్స్ ఉన్నాయి వీటిలో చాలా ముఖ్యమైన వి వెక్టార్స్ మరియు జాబితాలు మరియు డేటా ఫ్రేమ్ లు వెక్టార్ అనేది ఒకే డేటా రకాలను సేకరించడం లిస్ట్ లేదా జాబితా అనేది ఆబ్జెక్ట్స్ యొక్క సేకరణ మరియు డేటా ఫ్రేమ్ అనేది ఒక సాధారణ పట్టిక వస్తువు ఇది చాలా ముఖ్యమైనది మరియు ఆర్ ప్రోగ్రామింగ్ భాష లో ఆబ్జెక్ట్స్ ను విస్తృతంగా ఉపయోగిస్తాము రాబోయే భాగాలలో మరియు ఇతర ఉపన్యాసాలలో కూడా వీటి గురించి వివరంగా చూద్దాము ఇప్పుడు వెక్టార్ అంటే ఏమిటో చూద్దాం వెక్టార్ అనేది ఒకే డేటా రకము మరియు ఒకే పొడవు కలిగిన సేకరణ కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే వెక్టార్ యొక్క అన్ని అంశాలు ఒకే డేటా రకానికి చెందిన వి మీరు ఆర్ R లో వెక్టార్ ను సృష్టించే విధానం c అనే కం కాటనేషన్ అనే ఆదేశం లేదా కమాండ్ ఉపయోగిస్తున్న ఉదాహరణ చూడాలనుకుంటే ఇప్పుడు నేను నాలుగు సంఖ్య వేరియబుల్స్ కలిగి ఉన్న వెక్టార్ ను నిర్వచించబోతున్నాను మరియు నేను దానిని వేరియబుల్ x కు కేటాయిస్తున్నాను ఇక్కడ ఉన్న కోడ్ ఏమిటంటే xconcatenation of these numbers మరియు నేను x ను ప్రింట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఈ కోడ్ భాగాన్ని అమలు లేదా ఎగ్జిక్యూట్ చేస్తే ఈ విధంగా కన్సోల్ లో అవుట్పుట్ కనిపిస్తుంది ఇది 2 3 4 5 6 7 8 9 వేరియబుల్స్ తో వెక్టార్ ఎక్స్ ను క్రియేట్ చేస్తుంది లేదా సృష్టిస్తుంది మరియు వాటిని కన్సోల్ లో ప్రింట్ చేస్తుంది తరువాత మనము జాబితా లో కి వెళ్దాము జాబితా అనేది ఒక సాధారణ ఆబ్జెక్ట్ జాబితా అనేది వెక్టార్స్ జాబితా మాత్రిక ల జాబితా అక్షరాల జాబితా మరియు ఫంక్షన్ జాబితా అని మొదలైనవి కావచ్చు జాబితా ఎలా ఉందో వివరించడానికి ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను మేము ఉద్యోగుల జాబితా నిర్మించాలని అనుకుంటున్నాము దీని కోసం అవసరమైన వివరాలు ఐడి ఉద్యోగి పేరు మరియు ఉద్యోగుల సంఖ్య వంటి లక్షణాలను మేము కోరుకుంటున్నాను కాబట్టి నేను ఆ లక్షణాల తో వెక్టార్ ను సృష్టిస్తున్నా ను మొదటి గుణాలు ఇక్కడ ఉన్న ఆదేశాన్ని ఉపయోగించి సృష్టించబడిన ఉద్యోగి ఐడీ లను కలిగి ఉన్న సంఖ్య వేరియబుల్ ఇది సంఖ్య వెక్టార్ మరియు రెండవ లక్షణం ఉద్యోగి పేరు ఇది ఇక్కడ కోడ్ పంక్తిని ఉపయోగించి సృష్టించబడుతుంది ఇది క్యారెక్టర్ వెక్టార్ మరియు మూడవ లక్షణం ఒకే న్యూమరికల్ వేరియబుల్ అయినా ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు నేను ఈ మూడు వేర్వేరు డేటా రకాలను ఉద్యోగుల వివరాలను కలిగి ఉన్న జాబితా లో విలీనం చేయగలను మిలితం చేయగలను వీటిని జాబితా ఆదేశాన్ని ఉపయోగించి చేయవచ్చు ఆదేశాన్ని ఉపయోగించి చేయవచ్చు కాబట్టి ఇక్కడ ఈ ఆదేశం m dot జాబితా వేరియబుల్ ను సృష్టిస్తుంది ఇది పైన నిర్వచించిన ఐడి జాబితా ఎంప్లాయి డాట్ నేమ్ మరియు నమ్ డాట్ ఉద్యోగుల జాబితా మీరు జాబితా ను సృష్టించిన తర్వాత మీరు జాబితా ను ముద్రించవచ్చు మరియు అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడవచ్చు కాబట్టి మీరు ఈ కోర్సు ను అమలు చేసినప్పుడు జాబితా ముద్రించబడిన కన్సోల్ లో మీరు చూడవచ్చు ఇది ఇది మొదటి ఐడి లు 1234 ఈ జాబితా లో రెండవ మూలకం ఇందులో ఉద్యోగుల పేర్లు మొదటి ఐడి లు 1234 ఈ జాబితా లో రెండవ మూలకం ఇందులో ఉద్యోగుల పేర్లు ఈ జాబితా లో మరియు జాబితా యొక్క మూడవ మూలకం ఎంతమంది ఉద్యోగు లు అందుబాటులో ఉన్నారు అని చెబుతుంది కాబట్టి మేము జాబితా ను సృష్టించాము ఇప్పుడు జాబితా యొక్క భాగాలను ఎలా యాక్సెస్ చేయాలో మనం చూడవచ్చు జాబితా యొక్క అన్ని భాగాలకు పేరు పెట్ట వచ్చు మరియు ఈ పేర్లు జాబితా యొక్క భాగాలను యాక్సెస్ చేయడానికి మీరు ఉపయోగించవచ్చు ఉదాహరణకు మేము సృష్టించిన జాబితా ఇదే అది same ID emp dot name మరియు emp dot employee నేరుగా జాబితా ను సృష్టించే బదులు మీరు ఈ లక్షణాల పేర్లను ఐడి ఉద్యోగుల పేర్లు మరియు మొత్తం సిబ్బంది లో ఇక్కడ కోడ్ లో లో చూపిన విధంగా ఇవ్వవచ్చు మీరు ఈ కోడ్ ను అమలు చేసిన తర్వాత ఆ జాబితా సృష్టించబడింది మనం అని మనం చూడవచ్చు మరియు మీరు జాబితా యొక్క అన్ని భాగాలను యాక్సెస్ చేయవచ్చు ఈ మూలాన్ని యాక్సెస్ చేయాలనుకుంటే డాలర్ కమాండ్ dollar command ను మరియు m dot list ను ఉపయోగించడం ద్వారా మీరు దీన్ని చేయవచ్చు మరియు మీరు పేర్ల తో ఆ భాగాన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ ఆదేశాన్ని ఉపయోగించినప్పుడు మరియు ఫలితాన్ని ముద్రించినప్పుడు మీరు ముద్రించిన ఉద్యోగుల పేర్లను చూడవచ్చు మీరు సూచి కల ను ఉపయోగించి జాబితా యొక్క భాగాలను కూడా యాక్సెస్ చేయవచ్చు ఉన్నత స్థాయి భాగాలను యాక్సెస్ చేయడానికి మీరు డబుల్స్లో ఐసింగ్ ఆపరేటర్ తో పాటు రెండు చదరపు బ్రాకెట్స్ ను ఉపయోగించాలి ఇక్కడ క్రింది స్థాయి భాగాలను డబుల్స్లో ఐసింగ్ ఆపరేటర్ తో పాటు మరొక చదరపు బ్రాకెట్ ని ఉపయోగించి ఎలా యాక్సెస్ చేయాలో వివరిస్తుంది ఈ కోర్సు ఉన్నత స్థాయి భాగాలను ఎలా ఎలా యాక్సెస్ చేయాలో వివరిస్తుంది ఉదాహరణకు నేను నేను ఐడీ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను నేను emp dot list ఉపయోగించి అది ముద్రించ గలను మరియు ఇది డబుల్స్లో ఐసింగ్ ఆపరేటర్ ఇది నాకు మొదటి స్థానాన్ని ఇస్తుందిఅదే ఐడి రెండవ భాగాన్ని కూడా అదేవిధంగా యాక్సెస్ చేయవచ్చు ఫలితం ఇక్కడ చూపబడింది మరియు మీకు ప్రాప్యత కావాలంటే ఉదాహరణకు మొదటి ఉప మూలకం లేదా కాంపోనెంట్ ఐడి యొక్క లోపలి భాగం మీరు రు ఎంప్లాయి డాట్ లిస్ట్ డబుల్స్లో ఐసింగ్ ఆపరేటర్ మరియు మొదటి మూలకం మరొక ఒక చదరపు బ్రాకెట్ లో ఉపయోగించాలి అదేవిధంగా మీరు డబుల్స్లో ఐసింగ్ ఆపరేటర్ ను అనుసరించి మొదటి మూలకాన్ని ముద్రించాలి అది ఉద్యోగుల జాబితా ను ముద్రిస్తుంది భాగాలను యాక్సెస్ చేయడం ద్వారా మరియు వాటిని మీకు కావలసిన వాటితో భర్తీ చేయడం ద్వారా కూడా జాబితా ను సవరించవచ్చు ఉదాహరణకు నేను మొత్తం సిబ్బంది సంఖ్య ను 5 గా మార్చాలి అనుకుంటున్నాను అది మొత్తం సిబ్బంది కి 5 ద్వారా సులభంగా చేయవచ్చు మరియు నేను ఉద్యోగుల పేర్లు ఉన్న జాబితా లోకి కొత్త ఉద్యోగి పేరును జోడించాలి అనుకుంటున్నాను అది 2 ఉద్యోగుల పేర్లు కలిగి ఉంది నేను ఈ కొత్త పేరు Nirను కొత్త ఉద్యోగి గా ఆ వి భాగానికి చేర్చాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ క్యారెక్టర్ వేరియబుల్ Nir ను నేరుగా రెండవ భాగం మరియు జాబితా యొక్క ఐదవ భాగానికి కేటాయించ గలను ఇప్పుడు మేము ఉద్యోగి ఐడీలనుకూడా పెంచాలి మరియు మీరు ఈ ఉద్యోగి మరియు ఐదు అయిన కొత్త ఐడి ఇవ్వాలి మేము ఇప్పుడు ఏమి చేస్తున్నాము ఈ ఆదేశము లెవెల్ వన్ యొక్క ఐదవ ఉప మూలకాన్ని యాక్సెస్ చేస్తుంది మీరు ఆపై డేటా విలువ 5 కేటాయిస్తుంది ఇప్పుడు మీరు ఒక్కసారి జాబితా ను ముద్రించిన తర్వాత ఐడి లు ఉద్యోగుల సంఖ్య 5 మరియు మొత్తం సిబ్బంది 5 మరియు Nirav పేరు జాబితా కు జోడింపబడడం మీరు చూడవచ్చు తర్వాత జాబితా ను ఎలా సమకూర్చాల ని చూద్దాము సంగ్రహణ ఫంక్షన్ ను ఉపయోగించి రెండు జాబితా లను నిర్వహించవచ్చు దాని యొక్క వాక్య నిర్మాణము జాబితా 1 మరియు జాబితా 2 యొక్క సం గ్రహణ మాకు ఇప్పటికే మూడు లక్షణాలను కలిగి ఉన్న జాబితా ఉంది మీరు మరొక లక్షణాన్ని జోడించాలి అనుకుంటున్నారు అది ఎంప్లాయిస్ డాట్ ఏజస్ దాని కోసం నేను కొత్త జాబితా ను సృష్టిస్తున్నాను అది ఐదు గురు ఉద్యోగులను కలిగి ఉన్న ఉద్యోగుల వయస్సు ఇప్పుడు ఈ కొత్త జాబితా ను ఎం డాట్ ఏజస్ అయినా అయినా ఒరిజినల్ లిస్టు తో జోడిస్తాను అది ఎంప్లాయి డాట్ లిస్టు కాబట్టి మీరు ఈ రెండు జాబితా లను సంగ్రహించాలి అనుకున్నప్పుడు మీరు కం కాటనేషన్ ఆపరేటర్ ఉపయోగించి ఒరిజినల్ లిస్టు ను కొత్త లిస్టు తో జోడించాలి అసలు జాబితా మరియు తర్వాత కొత్త జాబితా ను ఉపయోగించాలి కాబట్టి ఈ ఆదేశం ఈ రెండు జాబితా లను అనుసంధానిస్తుంది మీరు ఇప్పుడు దాన్నిఎంప్లాయి డాట్ లిస్ట్ కు కేటాయిస్తున్నారు మీరు ఈ న్యూ ఎంప్లాయి డాట్ లిస్ట్ ను ముద్రించినప్పుడు మీరు అసలు జాబితా కు మరొక లక్షణ యోగాలను జోడించినట్లు చూస్తారు సంగ్రహంగా చెప్పాలంటే ఆర్ R లో డేటా రకాలుమరియు ఆర్ R లో రెండుఆబ్జెక్ట్ లు వెక్టార్స్ మరియు లిస్ట్ చూసాము తర్వాతి ఉపన్యాసంలోమనము ఆర్ R యొక్క ముఖ్యమైన డేటా ఆబ్జెక్ట్ చూడబోతున్నాము అది డేటాఫ్రేములు